డేటాబేస్ రూపకల్పన మరియు అభివృద్ధి గురించి చర్చిస్తున్నాము ఇది ఆ చర్చ యొక్క రెండవ భాగం చివరి మాడ్యూల్లో మనము అప్లికేషన్ ప్రోగ్రామ్లను లను చూశాము ప్రస్తుత మాడ్యూల్లో మనము మూడు అనువర్తనం ఎలా ఉంటుందో మరియు అవి ఎలా భిన్నంగా ఉంటాయి అనేవి చర్చిస్తాము కాబట్టి ఇది 5 భాగాల రూపురేఖలు కాబట్టి అప్లికేషన్ ఆర్కిటెక్చర్ యొక్క రకం ఇది ఫ్రంటెండ్ సమాచారం పరంగా అమలు చేయబడుతుంది వీక్షణ అనేది డేటా యొక్క వాస్తవ ప్రదర్శన HTML మరియు నియంత్రిక ఒకటి వేర్వేరు సంఘటనలను చర్యలను అమలు చేస్తుంది మరియు తరువాత మనము ఇతర లేయర్లలోకి వెళ్తాము కాబట్టి ఇక్కడ ఈ ప్రవాహాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి వెబ్ బ్రౌజర్లో ను కలిగి ఉంటుంది మరియు బహుశా గుప్తీకరించబడి ఉండవచ్చు అది నియంత్రికకు వస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా విభిన్న సంఘటనలను నియంత్రిస్తుంది కాబట్టి ఈ ఇన్పుట్ డేటా యాక్సెస్ లేయర్ డేటాబేస్ను యాక్సెస్ చేస్తుంది కాబట్టి డేటా యాక్సెస్ లేయర్ ఒక SQL ప్రశ్న పొర లాంటిది అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు ఒక ప్రశ్న ఎంపిక మొదలైనవాటిని ఏర్పాటు చేసారు ఇక్కడ యూజర్ ఐడి అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ నుండి ప్రారంభించడం దీని గుండా వెళ్లడం తిరిగి రావడం ఇక్కడకు వెళ్లడం ఇక్కడికి తిరిగి వెళ్లడం ఇది అభ్యర్థన యొక్క మొత్తం మార్గం ఒక సాధారణ వెబ్ పని చేయాలని భావిస్తున్న మార్గం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న పట్టికను సృష్టించాను విభిన్న కార్యాచరణను మీకు చూపిస్తుంది ఇది గూగుల్ వంటి వెబ్ మెయిల్ వంటి విభిన్న సాధారణ అనువర్తనాల ప్రెజెంటేషన్ లాజిక్ వ్రాయవచ్చు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఉదాహరణకు మీరు జావా స్క్రిప్ట్ పరంగా అమరిక చేయకపోవచ్చు ఆపై యూజర్ ఎన్క్రిప్షన్ కోసం ఒక దరఖాస్తును జాబితా చేసాను ఇక్కడ మనము బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు మరియు లావాదేవీల బదిలీ నిధులను చేయవచ్చు లేదా బహుళ ఉపాధ్యాయులు తీసుకున్న బహుళ కోర్సుల కోసం నిర్వహించగల టైమ్ టేబుల్ను మొదలగునవి మీరు చూడవచ్చు కాబట్టి మీరు ఒక అప్లికేషన్ గురించి ఆలోచిస్తే మీరు ప్రెజెంటేషన్ లాజిక్ వద్ద ఉంది లేదా మీరు డేటాలో ఉన్న సంపూర్ణ ప్యాకెట్ వద్ద ఏమి కావాలి ఏ పట్టికలు మరియు మీరు నిర్వహించాలనుకుంటున్న అన్ని డేటాబేస్లు మరియు ఈ అనువర్తనం మీకు ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుంది అనే బిజినెస్ లాజిక్ తెలుసుకోవచ్చు కాబట్టి అది ఎక్కడ ఉంది మీకు సంక్లిష్టమైన తర్కం చాలా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా బిజినెస్ లాజిక్ లేయర్ కు వస్తే అది సంగ్రహణను అందిస్తుంది ఇది వివిధ సంస్థలు విద్యార్థులు బోధకులు కోర్సులు మెయిల్స్ మీ ఖాతాలు బ్యాలెన్స్ మరియు మొదలైన వాటి యొక్క సంగ్రహణను అందిస్తుంది మరియు ఇది నిర్వహించడానికి వ్యాపార సాధనాలను అమలు చేస్తుంది కాబట్టి ఒక విద్యార్థి ఆమె అవసరాలను పూర్తి చేసినప్పుడే తరగతిలో చేరవచ్చు మీరు ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు నిధులను బదిలీ చేయవచ్చు అంటే మీకు డెబిట్ చేయబోయే ఖాతాలో తగినంత నిధులు ఉంటే మీకు బదిలీ చేసే అధికారం ఉంటుంది మరియు మొదలగునవి కాబట్టి అవి వేర్వేరు వ్యాపార సాధనాలు ఇవి బిజినెస్ లాజిక్ లేయర్ ద్వారా ఉపయోగించబడతాయి మరియు ఇది బహుళ పాల్గొనేవారి పరంగా ఒక పని ఎలా నిర్వహించబడుతుందో నిర్వచించే పని ప్రవాహానికి మద్దతు ఇస్తుంది మరియు పాల్గొనే వారందరూ వాస్తవానికి మనుషులు కాకపోవచ్చు వారు కొందరు మనుషులు కావచ్చు మరికొందరు ఇతర యంత్రాలు లేదా ఇతర అనువర్తనాలు కావచ్చు కాబట్టి ఇది మీకు పని ప్రవాహాన్ని ఇస్తుంది కాబట్టి నేను ఇప్పుడే పేర్కొన్న 3 అప్లికేషన్లలో దేనినైనా మీరు చేయవచ్చు ప్రతిచోటా మీరు పని ప్రవాహం ఉందని కనుగొనవచ్చు మీరు ఒక మెయిల్ను తనిఖీ చేయాలనుకుంటే మీరు ఇన్బాక్స్కు వెళ్లవలసిన దశలు ఉన్నాయి నిర్దిష్ట మెయిల్ ఐటెమ్ ఎంచుకోండి బాడీ లభిస్తుంది మరియు ఆ ఫారమ్లోనే అసలు కాపీ యొక్క అసలు మెయిల్ ని పొందుతారు మరియు మొదలైనవి కాబట్టి ఈ రకమైన పని ప్రవాహాలకు బిజినెస్ లాజిక్ లేయర్ మద్దతు ఇస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రంటెండ్ కానీ ఈ మధ్య ఏమి జరుగుతుంది వాటిని కనెక్ట్ చేసే బిజినెస్ లేయర్ లో ఏమి జరుగుతుంది ఇప్పుడు సహజంగా బిజినెస్ లేయర్ లో మీరు సంక్లిష్టమైన వ్యాపార సాధనాలను వ్రాయగలరు ఉదాహరణకు టైమ్ టేబుల్ అప్లికేషన్ వంటి సాధారణ ఉన్నత స్థాయి భాషలో వ్రాయడానికి సౌకర్యంగా ఉంటుంది మరియు మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనుభవం నుండి సహజంగా మీకు తెలుస్తుంది మీకు ఒక ఆబ్జెక్ట్ ఆధారిత భాష ఉంటే అప్పుడు అది చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి మీ రిలేషనల్ డేటాబేస్లో అని పిలుస్తారు కాబట్టి ఆ వస్తువులు బహుళ సంబంధాలలో మ్యాప్ చేయగలవు మరియు వేరే విధంగా చూడవచ్చు కాబట్టి ఈ మ్యాపింగ్ కూడా మీరు బిజినెస్ లాజిక్ లేయర్ లో మీరు చూస్తున్న బిజినెస్ లాజిక్ భాషలో వర్చువల్ అని పిలుస్తారు వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి కాని నిజంగా వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు కాబట్టి మనము SQL మరియు డేటాబేస్ స్థాయిలో ఉన్న రిలేషనల్ డేటాబేస్ రకమైన పనులను కొనసాగిస్తాము మరియు C జావా ను తెరుస్తుంది ఇది డేటాబేస్కు అనుసంధానిస్తుంది ఎందుకంటే మనము డేటాబేస్ నుండి డేటాను పొందాలి అవి డేటాబేస్కు సురక్షితంగా సృష్టించగల ఆబ్జెక్ట్ లు కావచ్చు వాటిని డేటాబేస్ నుండి సేకరించవచ్చు క్రొత్త ఆబ్జెక్ట్ లను సృష్టించవచ్చు మరియు డేటాబేస్లో తగిన టుపుల్స్ ఇది బిజినెస్ లాజిక్ లేయర్ ఎంటిటీలను ఆబ్జెక్ట్లు గా చూడటం కొనసాగిస్తుంది అయితే డేటాబేస్ లేయర్ వాటిని చూడటం కొనసాగిస్తుంది రిలేషనల్ డేటాబేస్లో టుపుల్ గా చూడటం కొనసాగిస్తుంది కాబట్టి అనేక వెబ్ సేవలు కూడా ఉన్నాయి వీటిని ఉపయోగించుకోవచ్చు మరియు మీకు బాగా తెలిసి ఉండవచ్చు మనము దీని గురించి లోతుగా వెళ్ళలేము కాని నేను దానిని ప్రస్తావిస్తాను వెబ్ సర్వీసెస్ అని పిలుస్తారు ఇది ఒక URL కు ప్రామాణిక HTTP అభ్యర్థనను అమలు చేయడానికి మరియు డేటాను తిరిగి ఇవ్వడానికి అనుమతిస్తుంది మరియు అనేక వెబ్ సేవలు దానిపై ఆధారపడి ఉంటాయి మరియు మీరు విన్న పెద్ద వెబ్ సేవలు కానీ నేను ఈ సమయంలో దీనిని ప్రస్తావించాను ఎందుకంటే ఇది సందర్భోచితమైనది కాని మనము నిజంగా ఈ కోర్సులో చూడము ఇప్పుడు మీరు నిజంగా అనువర్తనాలను ఎలా అభివృద్ధి చేస్తారు ఇప్పుడు వెబ్ అనువర్తనాల అభివృద్ధి సులభమైన ప్రక్రియ కాదు మీరు ప్రస్తుత వెబ్ యొక్క కార్యాచరణకు మద్దతు ఇవ్వాలి కాబట్టి అనువర్తనాలను వేగవంతం చేయడానికి మీకు అనేక విధానాలు అవసరం కాబట్టి మీరు ఎలా అనుకుంటే ఇది సమాంతరంగా ఉంటుంది అభివృద్ధి ప్రక్రియలను వేగవంతం చేయడానికి వేర్వేరు సి అనువర్తనాల అభివృద్ధి అనువర్తనాలు ఏమి చేయబడ్డాయి కాబట్టి సహజంగా ఒక విధానం వివిధ రకాలైన ఫంక్షన్ లైబ్రరీ ఉంది ఇది సరళమైన కోడ్ ను సృష్టించడానికి చదవడానికి నవీకరించడానికి తొలగించడానికి సులభంగా అనుమతిస్తుంది కాబట్టి మీరు డేటాబేస్ అనువర్తనాలు మరియు సాధారణ అనువర్తనాలను పరిశీలిస్తే అన్ని అనువర్తనాలు కనీసం దీన్ని చేయవలసి ఉంటుంది ఇది డేటాను సృష్టించడానికి డేటాను చదవడానికి డేటాను నవీకరించడానికి డేటాను తొలగించడానికి దారితీస్తుంది కాబట్టి మీరు రూబీ ఆన్ రైల్స్ తో త్వరగా చేయవచ్చు కాబట్టి మీరు నిజంగా డేటాబేస్ అనువర్తనాల అభివృద్ధికి లోనవుతుంటే ఈ వేగవంతమైన అనువర్తన అభివృద్ధి ప్రక్రియల గురించి మీరు తెలుసుకోండి వేరే ఇతర ఫ్రేమ్వర్క్లు దానిని భరించలేకపోవచ్చు లేదా ఆ కారణంగా ఇష్టపడలేరు సహజంగానే మీరు అనువర్తనాలను రూపకల్పన చేసి దానిని సృష్టించినప్పుడు మీరు దాని పనితీరు గురించి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఖచ్చితంగా మనమందరం చాలా వేగంగా ఫలితాలను కోరుకుంటున్నాము కాబట్టి నేను నా Gmail అనువర్తనానికి లాగిన్ అయితే నేను కొన్ని సెకన్లతో సబ్మిట్ బటన్ను నొక్కిన వెంటనే నా ఇన్బాక్స్ నా బ్రౌజర్లో ప్రదర్శించబడుతుంది నేను 2 నిమిషాలు వేచి ఉండటానికి సిద్ధంగా లేను 3 నిమిషాలు అలా చేయడానికి 5 నిమిషాలు కాబట్టి అనువర్తనాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఇది ఎంత తరచుగా ఉపయోగించబడుతుందో మీరు అంచనా వేయాలి ప్రతిరోజూ ఎంత మంది వినియోగదారులు దాన్ని ఉపయోగిస్తారు హీట్ రేటు అని పిలుస్తారు కాషింగ్ అంటే మీరు ఇలాంటిదే కావాలని అభ్యర్థిస్తే కాబట్టి అవి ఫలితాలు సారూప్యంగా ఉండాలి మొదటి అభ్యర్థన తర్వాత ప్రతిస్పందనను తిరిగి పంపడంతో పాటు మీరు దాని యొక్క స్థానిక కాపీని ఉంచుతారు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి అభ్యర్థన వస్తే మీరు దాన్ని తిరిగి లెక్కించలేరు మీరు ఆ కాష్ కాపీని పంపవచ్చు కాబట్టి కనెక్షన్ పూలింగ్ పరంగా ఇది చేయవచ్చు ఇది డేటాబేస్ ప్రశ్నలు ఉత్పత్తి చేయబడిన కాషింగ్ HTML మరియు మొదలైన వాటి పరంగా చేయవచ్చు వెబ్ ప్రాక్సీ అప్పుడు చెప్పాలంటే అది చాలా తరచుగా మారుతుందని ఊహించలేదు కాబట్టి ఇవి భిన్నమైన అంశాలు కాబట్టి పనితీరును ఎలా మెరుగుపరచాలి అనే విభిన్న సమస్యలకు వెళ్ళే అవకాశం మనకు లేదు మరియు విభిన్న సవాళ్లు ఏమిటి కానీ మీరు ఈ సమస్యల గురించి సున్నితంగా ఉండాలని నేను చెప్తున్నాను మీకు తెలిసిన ఇతర చాలా లోతైన అనువర్తనాలు అనువర్తనాల భద్రత ఇది చాలా ప్రమేయం ఉన్న అంశం మరియు దీనిలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి మరియు నేను వాటిలో కొన్నింటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకంటే వాటిలో చాలా మందికి అనేక ఇతర రంగాల గురించి ప్రత్యేకించి భద్రతా రంగంలో మరియు గుప్తీకరణ మరియు మొదలైన వాటి గురించి జ్ఞానం అవసరం కాబట్టి SQL ప్రశ్న పరంగా చాలా సాధారణమైనదాన్ని SQL ఇంజెక్షన్ అని పిలుస్తారు ఇక్కడ నేను కొన్ని ఇన్పుట్లు వస్తాయని ఆశిస్తున్నట్లయితే మరియు SQL ప్రశ్న యొక్క కొన్ని భాగాలను పూరించండి అప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు వినియోగదారు అటువంటి ఇన్పుట్ అటువంటి స్ట్రింగ్స్ల లాంటివి ఇవ్వలేరు కాబట్టి ప్రశ్న వాస్తవానికి భిన్నమైనదాన్ని సూచిస్తుంది ఈ ప్రశ్న ఏదో చదవడానికి ఏదైనా అప్డేట్ చేత మధ్యలో విరిగిపోతుంది మరియు అప్పుడు మీకు చాలా నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు గుప్తీకరించిన ఫారమ్లను ద్వారా ప్రామాణీకరణ మరియు మొదలైనవి కాబట్టి ఇవి సర్వసాధారణం ఎందుకంటే ఒకే ప్రామాణీకరణతో పనిచేయడం ప్రమాదకరమని మీకు తెలుసు మరియు కొన్ని నెట్ బ్యాంకింగ్ అనువర్తనాలు ఉదాహరణకు మీరు ఫండ్ బదిలీ చేస్తుంటే వాస్తవానికి వాటికి రెండు అదనపు పాస్వర్డ్ ప్రామాణీకరణ అవసరం ఒకటి ఫండ్ బదిలీ కోసం ఒక ప్రత్యేక పాస్వర్డ్ ఆపై బహుశా OTP ద్వారా వెళ్ళమని అడుగుతారు కాబట్టి మీ అప్లికేషన్ యొక్క క్లిష్టత మరియు అప్లికేషన్ యొక్క సంభావ్య దుర్బలత్వాన్ని బట్టి మీ ప్రామాణీకరణ విధానం తగిన విధంగా రూపొందించబడాలి భద్రతా పరంగా అప్లికేషన్ స్థాయి పరంగా కూడా సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు మీరు ఒక విద్యార్థి దరఖాస్తును చూస్తున్నట్లయితే విద్యార్థి ప్రతి విద్యార్థి తన సొంత గ్రేడ్ను చూడగలరని మీరు చెప్పాలనుకుంటున్నారు కానీ వారు ఇతరుల గ్రేడ్ను చూడలేరు ఇప్పుడు మీరు దీన్ని ఎలా అమలు చేస్తారు ఇప్పుడు రెండు సమస్యలు ఒకటి డేటాబేస్ అమలు చేయలేము ఈ డేటాబేస్ యాక్సెస్ నియంత్రణలో భాగంగా దీన్ని అందించదు ఎందుకంటే డేటాబేస్కు అప్లికేషన్ యూజర్లు ఎవరో తెలియదు మరియు రెండవది మీరు మార్గం గుర్తుచేసుకుంటే మనము అధికారం గురించి మాట్లాడాము SQL ఇది పట్టికలు లేదా పట్టికల నిలువు వరుసల పరంగా ఉంటుంది కాని పట్టిక యొక్క అడ్డు వరుసలకు అధికారాన్ని సృష్టించే విధానం SQL కు లేదు కాబట్టి అప్లికేషన్ లేయర్ వద్ద ఇది నిర్వహించబడుతుంది కాబట్టి మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఒక వీక్షణను సృష్టించారని ఇది చెప్తోంది మీరు వీక్షణ విద్యార్థి వచనాన్ని సృష్టించారు దీన్ని చేయడానికి మీరు ఎక్కడ చదవబోతున్నారో చదవాలి టెక్స్ట్ డాట్ ఐడి కాబట్టి సిస్ కాంటెక్స్ట్ సహజంగా ఒక వస్తువు డాట్ యూజర్ ఐ డి ఈ ఫంక్షన్ కాబట్టి ఈ ఫంక్షన్ మీకు ఫంక్షన్కు కాల్ ఇస్తుంది తుది వినియోగదారు గుర్తింపు గురించి సమాచారం మరియు ఫలితం లెక్కించబడటానికి టెక్స్ట్ ఐడిలో ఉన్న గుర్తింపు కాబట్టి వాస్తవానికి ప్రస్తుత వినియోగదారు ఎవరు అనేదానిపై ఆధారపడి విభిన్న ఫలితాల కోసం ఒకే అభిప్రాయాన్ని అంచనా వేస్తారని ఇది నిర్ధారిస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం కాదు ఇది చాలా సౌకర్యవంతమైన పరిస్థితి కాదు ఎందుకంటే ఇక్కడ డేటాబేస్ స్థాయిలో అధికారం అమలు చేయబడటం లేదు కానీ అప్లికేషన్ స్థాయిలో అమలు చేయబడుతోంది కానీ ఆ విధంగా విషయాలు చాలా ఉన్నాయి ప్రస్తుతం చక్కటి అధికారం పూర్తిగా అప్లికేషన్ స్థాయిలో SQL ఆథరైజేషన్కు పొడిగింపు మాత్రమే జరుగుతుంది అదేవిధంగా మీకు చక్కటి విధానం తెలుసు మరియు మొదలైనవి ప్రతిపాదించబడ్డాయి కానీ అవి అమలు చేయబడలేదు ఎందుకంటే ఇక్కడ అమలు చేయడంలో అనేక సమస్యలు ఉన్నాయి మీరు ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనే దానిపై అనేక సమస్యలు ఉన్నాయి మీరు మాడ్యూల్ ఎలా చేస్తారు మరియు ముఖ్యంగా ఇవి డేటాబేస్ ప్రశ్న ప్రక్రియ మరియు గణనీయంగా మందగించే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి తరచుగా ఇది ఇష్టపడే విధానం కాదు భద్రతను నిర్ధారించడానికి మరొక మార్గం ఆడిట్ ట్రయిల్ ను దానిలోకి ఉంచడంట్రయిల్ చర్యలను లాగిన్ చేయాలి So where you write down actions in terms of who carried out and update or who access some sensitive data or who did a delete and so on So audit trails can be used later on if the need arises to detect if some security breach that happen or if some damage has been caused by the security breach that can be corrected and so on create a trace కాబట్టి మీరు ఎవరు చేపట్టారు మరియు నవీకరించారు లేదా కొంత సున్నితమైన డేటాను ఎవరు యాక్సెస్ చేశారు లేదా ఎవరు తొలగించారు మరియు మొదలైన వాటి పరంగా మీరు చర్యలను వ్రాస్తారు కాబట్టి గుర్తించాల్సిన అవసరం వచ్చినప్పుడు కొంత భద్రతా ఉల్లంఘన జరిగితే లేదా భద్రతా ఉల్లంఘన వల్ల కొంత నష్టం జరిగితే దాన్ని సరిదిద్దవచ్చు మరియు ఒక ట్రేస్ని సృష్టించవచ్చు కాబట్టి ఆడిటింగ్ లో చేయబడుతుంది కాబట్టి తరువాత కొంత వివాదం ఉంటే అప్పుడు కొంత ఉల్లంఘన కనుగొనబడింది అదే చర్యలను గుర్తించవచ్చు మరియు తిరిగి పొందవచ్చు ఈ మాడ్యూల్ అనువర్తనాలను శీఘ్రంగా చూద్దాం ఇవి కొంత భిన్నంగా ఉంటాయి అయితే మొబైల్ను ఉపయోగిస్తున్నట్లయితే మీకు చాలా వనరులు ఉంటాయి మరియు ఇది కూడా ఒక రకమైన పరిమితి మరియు మరొక వైపు ఈ పరికరాలకు కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి ఇవి మీ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కలిగి ఉండకపోవచ్చు మరియు అందువల్ల మీరు మరింత ఆసక్తికరంగా చేయగలుగుతారు ఈ మొబైల్ పరికరం పరంగా ఇది అంత సులభం కాదు కాబట్టి మీ నావిగేషన్ వేరే విధంగా జరగవచ్చు ప్రదర్శన వేరే విధంగా జరగవచ్చు మీకు చాలా పరిమిత ప్రదర్శన ప్రాంతం ఉంది కాబట్టి మీరు ఒకదాని తరువాత ఒకటిగా బహుళ స్పందనలను పేర్చాలనుకోవచ్చు అయితే డెస్క్టాప్లో నడుస్తున్న వెబ్ అప్లికేషన్లో మీరు వాటిని వేర్వేరు ట్యాబ్లలో పక్కపక్కనే చూపించి ఉండవచ్చు లేదా వాటిని ప్రదర్శన పక్కపక్కనే చూపించి ఉండవచ్చు అప్పుడు మొబైల్ పరికరాలు సాధారణంగా పరిమిత మెమరీని కలిగి ఉంటాయి వాటికి పరిమిత కంప్యూటింగ్ శక్తి ఉంటుంది ముఖ్యంగా వాటిలో ఎక్కువ భాగం బ్యాటరీతో నడుస్తాయి మరియు అందువల్ల వాటికి ఒక పరిమిత శక్తి లభిస్తుంది కాబట్టి మీరు అనువర్తనాల శక్తిని ఆప్టిమైజ్ ఉంది ఇది విస్తృత శ్రేణి సంజ్ఞ ఆధారిత నావిగేషన్ను అనుమతిస్తుంది ఇది సాధారణంగా డెస్క్టాప్ మరియు చాలా ల్యాప్టాప్లలో సాధ్యం కాదు కాబట్టి సహజంగానే మొబైల్ అనువర్తనం దీనికి విరుద్ధంగా డౌన్లోడ్ చేయబడిన మరియు సిస్టమ్లో నడుస్తున్న అనువర్తనాలు కాబట్టి ఇవన్నీ వేర్వేరు అవకాశాలు మరియు మొబైల్ వెబ్సైట్ అనువర్తనాలు చాలా సాధారణం కాబట్టి ఇది మొబైల్ ఉంది కాబట్టి ఇది కనెక్టివిటీని చూపిస్తుంది ఇది పరికరం వైపు మరియు ఇది మీ సేవా ప్రదాత వైపు బ్యాకెండ్ కాబట్టి మీ కనెక్టివిటీ చాలా బలంగా ఉండకపోవచ్చు కాబట్టి మీరు ప్రదర్శన వ్యాపారం అలాగే మొబైల్ ఫోన్ను తనిఖీ చేస్తున్నారు మీ Gmail లోని మొత్తం డేటా మీకు ఉండదు కాబట్టి మీరు చేసేది ఏమిటంటే సేవ అందించిన రిమోట్ అనువర్తనాలు ఒకటి పెద్ద తరగతి స్థానిక అనువర్తనం అని పిలుస్తారు ఇది పూర్తిగా వేదిక యొక్క స్థానిక భాషలో వ్రాయబడుతుంది కాబట్టి మీరు iOS మొబైల్ అనువర్తనాలు అని పిలువబడే అనువర్తనాలు కాబట్టి అవి HTML మరియు స్టైల్ షేడ్ రెండింటి లక్షణాలను మిళితం చేసినప్పుడు మరియు మీకు తెలిసే ప్రయత్నం చేసినప్పుడు మూడవ రకం ఉంటుంది కాబట్టి మీరు చాలా తేలికగా అర్థం చేసుకోవచ్చు మీ అప్లికేషన్ స్థానికంగా ఉంటే అది పరికరాల్లో పోర్టబుల్ కాదు ఇది iOS అనువర్తనం Android లో అమలు చేయబడదు మరియు మొదలైనవి ఇది వెబ్ అనువర్తనం అయితే ఇది పోర్టబుల్ ఎందుకంటే ఇది వేర్వేరు ఫోన్ టాబ్లెట్ లేదా కంప్యూటర్లో పోర్టబుల్ ఎందుకంటే మీరు సాధారణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు హైబ్రిడ్ అనువర్తనాన్ని కూడా చేయవచ్చు మీరు అనవసరమైన లేదా సాధారణ కోడ్ను ఉపయోగించవచ్చు ఇది ప్లాట్ఫామ్లో ఉపయోగపడుతుంది మరియు స్థానిక వ్యవస్థ పరంగా కొంత కార్యాచరణను జోడించవచ్చు కాబట్టి ఇవి విలక్షణమైన మొబైల్ అనువర్తనాలు మీరు అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు మరియు డిజైన్ ఇష్యూను నిర్వచిస్తాయి మరియు పని ప్రవాహాన్ని నిర్వహిస్తాయి కాబట్టి ఇవి చాలా వైవిధ్యమైనవి నేను దీని వివరాలలోకి వెళ్ళను కానీ వాస్తవం యొక్క సంగ్రహావలోకనం ఇవ్వాలనుకుంటున్నాను నేటి కాలంలో మీరు డేటాబేస్ అనువర్తనాన్ని సృష్టిస్తారు అనేది చాలా వాస్తవికత కాబట్టి డేటాబేస్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అనువర్తనాల కోసం మొబైల్ అనువర్తనం యొక్క విలక్షణమైన లక్షణాలు ఏమిటి